చివరి మాడ్యూల్ యొక్క వేగవంతమైన అభివృద్ధి ప్రక్రియ సమస్యలు మరియు పనితీరు మరియు భద్రత గురించి మనము చర్చించాము మరియు మొబైల్ అనువర్తనం చేయడానికి ఏమి అవసరమో ఒక సంగ్రహావలోకనం చేసాము ఈ మాడ్యూల్ను రూపొందించడానికి ప్రయత్నిస్తాము మనము DBMS కోర్సులో ఉన్నందున నేను అప్లికేషన్ డిజైన్ యొక్క విభిన్న భావాలను ఉపయోగిస్తాము మరియు ఎలా ప్రశ్నలను వ్రాసి మనము ఆ అంశాలను పరిశీలిస్తాము మరియు దానిని మెరుగుపరుస్తాము మరియు ఈ సమస్యకు స్కీమాను ఖరారు చేస్తాము కాబట్టి దాని గురించి పని చేద్దాం కాబట్టి ఈ మాడ్యూల్ లైబ్రరీ సమాచార వ్యవస్థ గురించి చెప్తుంది కాబట్టి ప్రారంభం లో చాలా చిన్న వివరణ తో మొదలుపెడదాం కాబట్టి కానీ ఇంకా ఇది ఈ పనిలో మనకు చాలా ఆలోచన ఇస్తుంది మరియు మీరు నిజంగా మిగిలిన వీడియో ద్వారా వెళతారు మీరు ఈ పేజీ ని విడిగా ఉంచాలని నేను సూచిస్తున్నాను ఎందుకంటే మీరు దీన్ని తరచుగా సూచించాల్సి ఉంటుంది కాబట్టి నేను 2 లక్షలకు పైగా పుస్తకాలను కలిగి ఉన్న ఇన్స్టిట్యూట్ లైబ్రరీ సమాచార వ్యవస్థ ఉంది కాబట్టి మనము ఈ అంశాలను పరిశీలిస్తున్నాము పుస్తకాల సేకరణ మరియు పుస్తకాల సంస్థ మరియు మొదలైనవి కాదు ఇప్పుడు ప్రతి పుస్తకానికి ఇవ్వబడినది టైటిల్ ఈ దశలో నేను మీకు వివరించాలి మీరు ప్రచురించిన ఏ పుస్తకంలోనైనా ISBN సంఖ్య ఉంటుంది అంతర్జాతీయ సంఖ్య అలా ఇవ్వబడుతుందిదానితో మీరు ఆ పుస్తకాన్ని ప్రత్యేకంగా గుర్తించగలరు కాబట్టి మనము ఇక్కడ అనుసరిస్తున్న డేటాబేస్ మేనేజ్మెంట్ అని పిలుస్తారు కాబట్టి సహజంగానే LIS కి ప్రతి పుస్తకంలో ISBN నంబర్ ఉండాలి అది ఏ పుస్తకం అని చెప్పే ప్రాప్యత సంఖ్య మరియు ఇది ఏ నిర్దిష్ట కాపీ అని చెప్పే ప్రవేశ సంఖ్య ఎందుకంటే అవి సభ్యుల వైపు లైబ్రరీలో ఒకే పుస్తకం యొక్క బహుళ కాపీలు కావచ్చు విస్తృతంగా నాలుగు వర్గాల సభ్యులు ఉన్నారు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు కాని విద్యార్థులలో వారు అండర్ గ్రాడ్యుయేట్ ఉన్నాయి మరియు ఈ సభ్యుల లైబ్రరీని నిర్వహించడానికి లైబ్రరీలో చేరిన తేదీ ప్రతి సభ్యునికి ఒక ప్రత్యేకమైన సభ్యత్వ సంఖ్యను కూడా ఇస్తుంది మరియు ప్రతి సభ్యుడు ఆమె లేదా అతడు జారీ చేయగల పుస్తకాల సంఖ్యకు మరియు ఆ పుస్తకాలను నిలుపుకోగల గరిష్ట వ్యవధికి గరిష్ట కోటాను కలిగి ఉంటుంది ఒకసారి జారీ చేయబడింది కాబట్టి వివిధ వర్గాల సభ్యుల కోసం వేర్వేరు స్పెసిఫికేషన్లు ఉన్నాయి ఈ లైబ్రరీల ద్వారా పేర్కొన్న విధంగా సాధారణ నియమం వేర్వేరు కోటా మరియు వేర్వేరు వ్యవధిని కలిగి ఉంటుంది పుస్తకం ఒక సభ్యునికి సహజంగానే సమస్య కావచ్చు అది వేరొకరికి జారీ చేయకపోతే పుస్తకం ఉండాలి అదే పుస్తకం యొక్క మరొక కాపీ ఇప్పటికే అదే సభ్యునికి జారీ చేయబడితే ఒక సభ్యునికి అదే పుస్తకం జారీ చేయబడదు కాబట్టి మీరు ఒకే పుస్తకం యొక్క రెండు కాపీలను ఒకేసారి జారీ చేయలేరు సభ్యుడు ఒక రకమైన డిఫాల్ట్ చేయబడదు ఇది ఇష్యూ చేసే సమయంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇతర పుస్తకాలు ఇప్పటికే జారీ చేయబడినవి సభ్యుడు ఇప్పటికే ఇష్యూ వ్యవధిని మించిపోయాడు కాబట్టి ఆ సందర్భంలో తిరిగి రావడానికి అవి మీరినవి ఏ ఇష్యూ అనుమతించబడదు స్పష్టంగా కోటా మించి ఉంటే అనుమతించకండి మరియు మనము పేరు గురించి మాట్లాడేటప్పుడు ప్రతి పేరుకు మొదటి పేరు మరియు చివరి పేరు రెండు భాగాలు ఉంటాయి కాబట్టి దీని ఆధారంగా ఇచ్చిన స్పెసిఫికేషన్ను తయారు చేయాలి కాబట్టి ఇది కేవలం ఒక సూచిక నమూనా మాత్రమే అని కొన్ని నమూనా ప్రశ్నలను శీఘ్రంగా పరిశీలిద్దాం ఇప్పుడు సహజంగానే మీకు చాలా అవసరం సభ్యుల వర్గాల సభ్యుల వర్గాలను జోడించడం లేదా తొలగించడం కోసం తొలగించు నవీకరణ రకమైన ప్రశ్నలను చొప్పించండి పుస్తకాలను ఆకృతి చేస్తుంది మరియు అందువల్ల సభ్యుల వర్గం యొక్క కోటాను జోడించడం లేదా తొలగించడం లేదా మార్చడం మనము కూడా తనిఖీ చేయాలనుకునే ప్రశ్నలు ఉంటాయి లైబ్రరీకి ఇచ్చిన శీర్షికతో ఇచ్చిన పుస్తకం ఉంటే మరియు అది దొరికితే వాటి వివరాలు జాబితా చేయబడాలి లేదా లైబ్రరీకి ఇచ్చిన పుస్తకం ఉందా అని మనం తనిఖీ చేయాలి కాబట్టి నేను రచయిత అని చెబితే మనం తనిఖీ చేయగలిగే పుస్తకాన్ని గుర్తించడం సాధ్యమవుతుంది ఒక పుస్తకం యొక్క కాపీ నేను ISBN నంబర్ను పేర్కొంటే అది ఇష్యూ కోసం లైబ్రరీలో అందుబాటులో ఉందో లేదో అని చెప్పాలి కాబట్టి ఒకే పుస్తకం యొక్క బహుళ కాపీలు నేను చెప్పినట్లు ఉండవచ్చు కాబట్టి ISBN నంబర్ ఇచ్చినట్లయితే అది అన్ని కాపీలను అన్ని కాపీల ప్రవేశ సంఖ్య మరియు వాటి ఇష్యూ స్థితిని తిరిగి ఇస్తుంది అవి జారీ చేయబడినా లేదా అవి అందుబాటులో ఉన్నా సభ్యుని యొక్క ఉచిత కోటాను అందుబాటులో ఉంచడం సాధ్యమవుతుంది మరియు ఖచ్చితంగా అది ఒక సభ్యునికి ఒక పుస్తకాన్ని జారీ చేసే లక్షణాలను కలిగి ఉండాలి మరియు వారు లైబ్రరీ నియమాలను తనిఖీ చేయాలి ఒక పుస్తకాన్ని తిరిగి ఇవ్వడం సాధ్యమని పేర్కొంది కాబట్టి ఇవి విలక్షణమైన ప్రశ్నలు వీటి నేపథ్యంలో మనము డేటాబేస్ వ్యవస్థను రూపొందించడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మనము ఏమి చేస్తాము మనము మొదట ఇచ్చిన విధంగా స్పెసిఫికేషన్ లు మరియు లక్షణాలను సేకరించేందుకు ప్రయత్నిస్తాము సహజంగానే మొదటి ఎంటిటీ మనము సంగ్రహించమని చెప్పాము దానిని పుస్తకాలు అని పిలవనివ్వండి మొదట్లో నేను ఇచ్చిన ప్రాథమిక ప్రకటనను స్పెసిఫికేషన్లో ఇచ్చాను కాబట్టి దాని నుండి పుస్తకాలు ఒక ఎంటిటీ సెట్ రెండవ ఎంటిటీ సెట్ అని మనము అనుకుంటాము కాబట్టి విద్యార్థులకు ఒకే రోల్ నంబర్ ఉంటుందని తెలుసు అప్పుడు డిపార్ట్మెంట్కు ఇవి వేర్వేరు లక్షణాలు కాబట్టి మన దగ్గర విద్యార్థులు పుస్తకాలు ఉన్నాయి అదేవిధంగా మనకు మళ్ళీ అధ్యాపకులు ఉంటారు స్పెసిఫికేషన్ నుండి వేర్వేరు భాగాలను తీయడం ద్వారా ఈ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఇవి అధ్యాపకుల గురించిన ప్రకటన మరియు సభ్యుల సంఖ్య పేరు ఐడి వంటి లక్షణాలతో కూడిన అధ్యాపకుల ఎంటిటీ ఉంటుందని మనకు తెలుసు కాబట్టి ఇది చాలా స్పష్టంగా ఉండాలి లైబ్రరీ ప్రతి సభ్యునికి ప్రత్యేకమైన సభ్యత్వ సంఖ్యను జారీ చేయగలదని మరియు సభ్యుల యొక్క 4 వర్గాలు ఉన్నాయి కాబట్టి మనం శ్రద్ధ వహిస్తున్నాము కాబట్టి సభ్యులు లైబ్రరీ అయ్యే ఎంటిటీలో ఉన్నట్లు కనిపిస్తోంది కాబట్టి సభ్యుల సంఖ్య మరియు సభ్యుల రకాన్ని కలిగి ఉన్న ఎంటిటీ సెట్ సభ్యులను సృష్టించండి కాబట్టి ఇది వివిధ రకాల అండర్గ్రాడ్యుయేట్ తీసుకుంటుంది ఈ నాలుగు నిర్దిష్ట విలువలలో ఈ భిన్నమైనది మనకు తెలియాలి నిబంధనలు కోటా అవుతుంది కాబట్టి మనము ఒక వర్గం అయిన విభిన్న సభ్యుల రకానికి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నాము ఎన్ని గరిష్ట పుస్తకాలను తీసుకోవచ్చు మరియు గరిష్ట వ్యవధి ఏంటి కాబట్టి మనము గరిష్ట వ్యవధిని నెలల పరంగా ఉంచుతామని అనుకోండి మరియు ఈ మూడు లక్షణాలతో మనకు కోటా అనే ఎంటిటీ సెట్ ఉంటుంది ఇక్కడ నేను ఇంకొక ఎంటిటీ సెట్స్తో వ్యవహరించేటప్పుడు నేను ఇక్కడ ఇచ్చినది ఏమిటంటే మనము స్పెసిఫికేషన్కు మించి కొద్దిగా చూడవలసిన అవసరం ఉంది కాబట్టి నేను పుస్తకాలు విద్యార్థులు అధ్యాపకుల ఇష్యూ ప్రాసెస్ కోటాతో లైబ్రరీని కలిగి ఉంటే దాని గురించి ఆలోచించండి మరియు అప్పుడు ఖచ్చితంగా వారు లైబ్రరీలో కొంతమంది సిబ్బందిగా ఉండాలి వాస్తవానికి ఈ ఆపరేషన్ అంతా చేస్తుంది కాబట్టి వారు డేటాబేస్ను తిరిగి ఇస్తారు కాబట్టి మనకు ఎంటిటీ సెట్ సిబ్బంది ఉన్నారని అనుకుందాం ఇప్పుడు ఖచ్చితంగా సిబ్బందికి పేరు మరియు ఐడి ఉండాలి ఇక ఐడి ప్రత్యేకంగా ఉండాలి జెండర్ పూర్తి కావడానికి అలాంటిదే ఉండాలి కాబట్టి ఇవి స్పష్టంగా వెంటనే కనిపించే ఎంటిటీ సెట్స్ కాబట్టి ఈ విషయంలో పుస్తకాలను క్రమం తప్పకుండా రుణంపై జారీ చేస్తారు మరియు కొంతకాలం తర్వాత తిరిగి వస్తారు పుస్తకాల సభ్యులను నిర్వహించడానికి మరియు ఇష్యూ రిటర్న్ ప్రాసెస్ను నిర్వహించడానికి లైబ్రరీకి LIS అవసరం కాబట్టి ఖచ్చితంగా పుస్తకాలలో విద్యార్థి లేదా అధ్యాపకుల మధ్య సమస్య యొక్క రిలేషన్ ఉంది

కాబట్టి ఇప్పుడు ఈ రకమైన పరిస్థితిని ఎలా నిర్వహించాలో మనం చూడవలసి ఉంటుంది ఖచ్చితంగా విద్యార్థులు లేదా అధ్యాపకులు గ్రంథాలయం యొక్క ప్రత్యేక సభ్యుల సంఖ్య ద్వారా గుర్తించబడతారు మేము చెప్పినట్లుగా పుస్తకాలు ఆక్సిషన్ నెంబర్లో పాల్గొంటాయి మరియు వాటి స్వంత లక్షణాల యొక్క సంబంధాలను మీరు తరచుగా గుర్తుకు తెచ్చుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు ఇష్యూ యొక్క లక్షణం వాస్తవానికి ఈ రిలేషన్గా పరిగణించబడుతుంది కాబట్టి ఈ ఎంటిటీని ఒక లక్షణాలను మరియు సంబంధాలను కనుగొన్న తరువాత ఈ అన్వేషణ పూర్తి చేసిన తరువాత రిలేషనల్ స్కీమా తో ప్రారంభిద్దాం కాబట్టి నేను ఇక్కడ ఏమి చేసాను ప్రతి ఎంటిటీ సెట్ ఉంది ఎందుకంటే మీరు పుస్తక సంచికను చూడవచ్చు ఇది మనము కూడా మార్చాము సభ్యుల సంఖ్య మరియు ప్రవేశ సంఖ్య యొక్క రెండు లక్షణాలతో కూడిన రిలేషనల్ స్కీమా So let us see how this will span out later parts so having done this కాబట్టి ఇది తరువాత భాగాలను ఎలా విస్తరిస్తుందో చూద్దాం తదుపరి పని స్కీమా ని గుర్తించడానికి దాన్ని ఉపయోగిస్తాము కాబట్టి నేను పుస్తకాల రిలేషనల్ స్కీమాను బట్టి ISBN సంఖ్య నిర్ణయించదగినదిగా ఉండాలి

కాబట్టి ఆక్సిషన్ నెంబర్ → ISBN నెంబర్ లు అయిన సంఖ్యలు ఒకేలా ఉండవచ్చని మీరు చూడవచ్చు కాబట్టి నాకు ఒకే ISBN సంఖ్య ఉంటే నేను బహుళ ఆక్సిషన్ నెంబర్లను చేయగలను మరియు అందువల్ల వేర్వేరు రికార్డులు ఉన్నాయి కానీ రెండు పుస్తకాల యొక్క ISBN సంఖ్య ఒకేలా ఉంటే ఆ శీర్షిక రచయిత మరియు మొదటి పేరు చివరి పేరు ఈ లక్షణాలన్నీ పునరావృతమవుతాయి మరియు పుస్తకం యొక్క బహుళ కాపీలు ఉంటే వాటిలో ప్రతి ఒక్కటి ప్రత్యేక ప్రవేశ సంఖ్యను కలిగి ఉంటాయి ఎందుకంటే వాటికి ప్రత్యేక ఆక్సిషన్ నెంబర్ ఉంటుంది కానీ వాటి ISBN నంబర్ మరియు మిగతావన్నీ అనవసరంగా ఉంటాయి కాబట్టి ఇచ్చిన రిలేషనల్ స్కీమాను ఉల్లంఘిస్తుంది వాస్తవానికి ఇది ప్రస్తుతం మూడవ నార్మల్ ఫామ్ లో కూడా లేదు కాబట్టి మనము ఈ పునరుక్తిని తగ్గించడం మంచిది మరియు సాధారణీకరించడం మంచిది కాబట్టి ఇక్కడ నేను సాధారణీకరణ యొక్క వాస్తవ దశలను దాటలేదు కానీ మీరు ఎలా సాధారణీకరించవచ్చో నేను మీకు మరింత స్పష్టంగా చూపిస్తున్నాను ఎందుకంటే ఆక్సిషన్ నెంబర్ ISBN నంబర్తో మాత్రమే రిలేషన్ చేస్తుంది కాబట్టి సాధారణీకరణలో ఉండాలని మనము ప్రతిపాదించాము దానిని హైలైట్ చేసి మీకు చూపించనివ్వండి ఈ విధంగా పుస్తక కాపీలు ISBN నంబర్ మరియు ఆక్సిషన్ నెంబర్ ఇది ఆక్సిషన్ నెంబర్ తప్ప మునుపటి అన్ని లక్షణాలను కలిగి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే పుస్తక జాబితాపై ఈ ఆధారపడటం పూర్తిగా అంచనా వేయబడుతుంది కాబట్టి మీరు ఈ డిపెండెన్సీని సంరక్షించడం మరియు ISBN నంబర్ను సాధారణ లక్షణంగా ఉపయోగించి సహజంగా చేరడం ద్వారా ఈ రెండూ ఉమ్మడిగా ఉండవచ్చని మీరు సులభంగా తనిఖీ చేయవచ్చు కాబట్టి మనము రెండు సెట్ల లో ఉంటుంది మరియు పుస్తక కాపీలు కూడా బోయిస్ కాడ్ నార్మల్ ఫామ్ లో ఉన్నాయి కాబట్టి ఫంక్షనల్ బోయిస్ కాడ్ నార్మల్ ఫామ్ డీకంపోసిషన్ యొక్క అధికారిక ప్రక్రియ చేయడం ద్వారా మీరు అదే ఫలితానికి రావచ్చు కానీ మీరు దీన్ని ఎలా పొందాలో అకారణంగా ఇక్కడ మీకు చూపించాను కాబట్టి మీరు ప్రత్యేకమైన పట్టికలో వేరుగా ఉంచిన పుస్తకం యొక్క వివరాలు మీ వద్ద ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే అది కాపీలలో అంతటా మారదు మరియు కాపీల గురించి నిర్దిష్ట సమాచారాన్ని నిర్వహించడానికి మాకు ప్రత్యేక పట్టిక ఉంది కాబట్టి పుస్తకాల సంబంధాన్ని కదిలించేలా చూసుకుంటుంది కాబట్టి పుస్తక సంచిక అనేది రిలేషనల్ స్కీమా మనకు తెలియదు కాని పుస్తక ఇష్యూను సభ్యుల మధ్య ఉండటానికి మనము కనీసం మెరుగుపరచగలము మరియు పుస్తకం మరియు అందువల్ల సభ్యుల సంఖ్య మరియు ఆక్సిషన్ నెంబర్ కలిసి కీలకంగా మారుతుంది మీరు చూడగలిగినట్లుగా ఇది ఇప్పటికే నార్మల్ ఫామ్ లో ఉంది కోటా మరియు ఇది నార్మల్ ఫామ్ లో కీలకం మెంబెర్స్ అంటే లైబ్రరీలోని సభ్యులందరినీ జాబితా చేయవలసిన సభ్యునిలాంటిదని మనము గుర్తించాము కాబట్టి ఆ జాబితాలో సభ్యుల సంఖ్య ఉనికిలో ఉండటం అంటే ఆ సభ్యుల సంఖ్యను కలిగి ఉన్న ఎవరైనా వాస్తవానికి సభ్యుడు మరియు అది ఏ రకమైన సభ్యుడు లేదా అతను లేదా ఆమె ఏ వర్గం సభ్యుడు అని కూడా నాకు చెప్పాలి కాబట్టి సభ్యుల సంఖ్య తప్పక సభ్యుల రకం మరియు సభ్యుల రకం సాధ్యమయ్యే పరంగా పరిమితం చేయబడుతుంది సాధ్యమయ్యే నాలుగు విలువలలో 1 ఇప్పుడు ఇక్కడ పేర్కొనబడింది ఈ సభ్యుడిరకం మనం ఎలా తీసుకుంటామో మనం ఇంకా గుర్తించాల్సి ఉంటుంది మరియు ఆ సమాచారం ఇక్కడ లేదు కాబట్టి ఈ విషయంలో మరింత మెరుగుదలలు అవసరం విద్యార్థుల వద్దకు వెళ్దాం ఇది మనము చేసిన మొత్తం స్కీమా కాబట్టి రోల్ నెంబర్ → అన్నీ గుణాలు ప్రత్యేకంగా రోల్ నెంబర్→సభ్యుల సంఖ్య సభ్యుల సంఖ్య → రోల్ నెంబర్ ఎందుకంటే ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన రోల్ నెంబర్ ఉంటుంది మరియు స్పష్టంగా ప్రత్యేకమైన సభ్యుల సంఖ్య కూడా సంఖ్య→ అన్ని లక్షణాన్ని కలిగి ఉంది కాబట్టి సభ్యుల నెంబర్ → రోల్ నెంబర్ రోల్ నెంబర్ → సభ్యుల నెంబర్ మరియు రోల్ నెంబర్ → మిగిలిన గుణాలు ఈ రిలేషనల్ స్కీమా కోసం సభ్యుల నెంబర్ అవసరమని లేదా ప్రశ్నల పుస్తక సంచికలో సభ్యుల నెంబర్ ఉందని మనము గుర్తించగలము మనము ఏమి ఆలోచిస్తున్నాము ఇప్పుడు మనము ఈ పుస్తక ఇష్యూ ను విద్యార్థికి ఒక పుస్తకాన్ని జారీ చేసి విద్యార్థి నుండి ఒక పుస్తకాన్ని తిరిగి తీసుకోవటం గురించి ప్రతి రికార్డు నుండి వస్తోంది కాని సాధారణంగా ఇష్యూ పరంగా ఇది ఫ్యాకల్టీ రిలేషన్ల నుండి కూడా రావచ్చు కాబట్టి అది ఎలా నిర్వహించబడుతుందో మనకు తెలియదు అప్పుడు ఇష్యూ రిటర్న్ పరంగా ఇక్కడ అవ్యక్తంగా ఉంటుంది ఎక్కడైనా నిర్వహించబడుతుంది కాబట్టి మనము ఈ ఫారం రూపకల్పనలో ఈ సమస్యలను చూసాము ఫ్యాకల్టీని చూస్తే మనకు విద్యార్థి ఐడి→ఫ్యాకల్టీ యొక్క అన్ని గుణాలు ఐడి → మెంబర్ నంబర్ మెంబర్ నంబర్ → ఐడి వంటి పరిస్థితి ఉంది ప్రతి ఫ్యాకల్టీకి రెండు ప్రత్యేక సంఖ్యలు రెండు కీలు ఉంటాయి మరియు మనం చూసినట్లుగా విద్యార్థి పరంగా మనకు ఇలాంటి రకమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ పరంగా మనం ఏదో ఒకటి చేయాలి కాబట్టి మనము ఏమి చేయవచ్చు నా ఉద్దేశ్యం మనం ఎలాంటి సమస్యల్లోకి వస్తామో కాబట్టి ప్రశ్న విడుదల చేద్దాం ఒక పుస్తకాన్ని విడుదల చేసిన సభ్యుని యొక్క సభ్యుని పేరును పొందడం ఆక్సిషన్ నెంబర్ ను కలిగి 162715 ఉన్నట్లు అనే ప్రశ్నను పరిశీలిద్దాం ఇప్పుడు దీని కోసం మనం ఎంచుకున్న ప్రశ్న రాయవలసి వస్తే ఎంచుకున్న ప్రశ్న విద్యార్థిపై లేదా అధ్యాపకులపై వ్రాయబడాలా అని తెలుసుకోవాలి కాబట్టి ఈ సభ్యుడు విద్యార్ధి అయితే ఈ పుస్తకం నుండి జారీ చేయబడిన విద్యార్థి సభ్యుల సంఖ్యను తెలుసుకోవడానికి విద్యార్థి మరియు పుస్తక ఇష్యూల మధ్య చేరిన మొదటి ప్రశ్న మాకు అవసరం ఇక్కడ ఈ ఫలితం నుండి ప్రవేశ సంఖ్య నాకు నిర్దిష్ట పుస్తక సంచిక రికార్డును ఇస్తుంది అదేవిధంగా సభ్యుడు ఫ్యాకల్టీ అయితే నాకు వేరే ప్రశ్న అవసరం ఇప్పుడు ఇది ఒక సమస్య ఎందుకంటే నాకు రెండు ప్రశ్నలు ఉంటే మరియు సభ్యుల సంఖ్య ఆధారంగా నేను ఏ ప్రశ్నను వాడాలో నిర్ణయించుకోవాలి మనము అలాంటి యంత్రాంగాన్ని చేయలేదు కాబట్టి ఈ డిజైన్ సమస్యలను కలిగి ఉంది కాబట్టి మనం ఏమి చేయగలమో చూద్దాం కాబట్టి మనము మళ్ళీ స్పెసిఫికేషన్కు చేసాము

ఇది సభ్యుల సంఖ్య మరియు సభ్యుల రకాన్ని కలిగి ఉంది కాని ఇప్పుడు సభ్యుడు విద్యార్ధి కాదా లేదా అధ్యాపకులు కాదా అనే దానిపై ఇది చాలా ముఖ్యమైనదని మనము చూశాము మరింత ప్రత్యేకమైన నిర్ణయాత్మక అంశం మన ప్రశ్నను మనము ఎలా రూపొందించాము కాబట్టి మనము స్పష్టంగా చెప్పని కొత్త లక్షణాన్ని పరిచయం చేస్తున్నాము విద్యార్థి లేదా అధ్యాపకులు రెండు విలువలను మాత్రమే తీసుకొని సభ్యుల రకాన్ని నిలుపుకోగలిగే సభ్యుల క్లాస్ అని పిలుద్దాం కాబట్టి దాని అర్థం ఏమిటి విద్యార్థి క్లాస్ విద్యార్థి అయితే సభ్యుల రకం ug pg లేదా rs కావచ్చు మరియు సభ్యుల క్లాస్ అధ్యాపకులు అయితే సభ్యుడు టైపు కంటే వ్యక్తి ఫ్యాకల్టీ మాత్రమే అప్పుడు ఈ సభ్యుల పట్టికలో రోల్ నంబర్ ని కూడా నిర్వహించండి కాబట్టి రోల్ నంబర్ స్పష్టంగా సభ్యుల క్లాస్ విద్యార్థి అయితే ఆ వ్యక్తి విద్యార్థి మరియు రోల్ నంబర్ ఉంటుంది కానీ ఉద్యోగి ఐడి శూన్యంగా ఉంటుంది మరియు అదే సమయంలో సభ్యుల క్లాస్ రికార్డు కోసం అధ్యాపకులు అయితే రోల్ నంబర్ శూన్యంగా ఉంటుంది ఎందుకంటే అధ్యాపకులకు రోల్ నంబర్ ఉండకూడదు కానీ ఐడి ఉంటుంది కాబట్టి మనము ఈ లక్షణాలతో రిలేషనల్ స్కీమా ఇక్కడ మనం చూడగలం మరియు ఖచ్చితంగా విద్యార్థులు మరియు సభ్యుల మధ్య మరియు అధ్యాపకులు మరియు సభ్యుల మధ్య ఒకటికి ఒకటి సంబంధం ఉంటుంది కాబట్టి దాని పర్యవసానం ఏమిటో చూద్దాం మునుపటి ప్రశ్న పరంగా కాబట్టి మనము వెనక్కి వెళ్లి ప్రశ్నను మళ్ళీ చూస్తే సమస్యలు గణనీయంగా పరిష్కారమయ్యాయని చూస్తాము ఎందుకంటే మనం ఇప్పుడు ఆ సభ్యుల పేరును కనుగొనవలసి ఉంది మరియు ఇది చెప్పే ప్రాథమిక పరిస్థితి కానీ ఇది ఒక ప్రాథమిక షరతు ఆ పుస్తకాన్ని జారీ చేసిన సభ్యుల సంఖ్యను పేర్కొనండి కాని పేరును కనుగొనడంలో అసలు సమస్య ఇక్కడ పరిష్కరించబడుతుంది ఎందుకంటే నేను రెండు ప్రశ్నలు వ్రాసి మొదటి యూనియన్ తీసుకోవచ్చు ప్రశ్న అధ్యాపకులపై నడుస్తుంది ఇతర ప్రశ్న విద్యార్థిపై నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ నాకు సభ్యుల క్లాస్ మధ్య సభ్యుల ఐడి సమానత్వాన్ని మనం తనిఖీ చేయాలి మరియు విద్యార్థితో వ్యవహరించేటప్పుడు రోల్ నెంబర్ యొక్క సమానత్వం కోసం మనం తనిఖీ చేయాలి కాబట్టి ఈ విధంగా యూనియన్ లక్షణాన్ని తెలివిగా ఉపయోగించడం ద్వారా మరియు మీకు తెలిసిన సమూహ ప్రశ్న లక్షణాన్ని ఉపయోగించడం ద్వారా మనము ఇక్కడ అవ్యక్తంగా ఒక ప్రశ్నను సులభంగా వ్రాయగలము ఇప్పుడు డేటా ఆధారంగా నేను ఏ పట్టికను మార్చాను వాస్తవానికి నేను చూస్తున్న డేటా పరిష్కరించబడుతుంది కాబట్టి ఈ శుద్ధీకరణతో నా సభ్యుల స్కీమా ఇప్పుడు సభ్యుల నెంబర్→ సభ్యుల క్లాస్ సభ్యుల టైపు రోల్ నెంబర్ మరియు సభ్యుడి ఐడి నెంబర్ మరియు సభ్యుల రకం → సభ్యుల క్లాస్ గా మారుతుంది ఎందుకంటే కొంతమంది సభ్యుల రకం అండర్ గ్రాడ్యుయేట్ అని నాకు తెలిస్తే సభ్యుల క్లాస్ విద్యార్థి అని నాకు తెలుసు స్పష్టంగా ఒక నెంబర్ కాబట్టి అది చేసిన తరువాత మనము మళ్ళీ విద్యార్థి మరియు అధ్యాపకుల వద్దకు తిరిగి వెళ్తాము ఎందుకంటే ఇప్పుడు మనకు సభ్యుల సంఖ్య అవసరం లేదు ఎందుకంటే ఇష్యూ రిటర్న్లో ఇవి నేరుగా పాల్గొనవు ఎందుకంటే మీకు కావలసిందల్లా సభ్యులలో ఇప్పటికే ఉన్న సభ్యుల సంఖ్య మాత్రమే కాబట్టి ఇప్పుడు ఇది రోల్ నంబర్ ఇది సభ్యుల సంఖ్య ఇకపై ఉపయోగించబడదని నిర్ణయిస్తుంది సభ్యుల రకం మరియు సభ్యుల క్లాస్ నుండి తీసుకోబడుతుంది ఇలాంటి మార్పు అధ్యాపకుల పరంగా కూడా జరుగుతుంది కాబట్టి క్రొత్త విద్యార్థి రికార్డు జరుగుతుంది మరియు సంబంధిత ఎంట్రీ కూడా సభ్యత్వ సంఖ్య ఇవ్వబడిన సభ్యుల రిలేషన్ లో జరగాలి మరియు సభ్యత్వ రకం డిగ్రీ నుండి తీసుకోబడుతుంది ఇలాంటి మార్పు అధ్యాపకుల పరంగా కూడా జరుగుతుంది కాబట్టి ఇది తుది రిలేషనల్ స్కీమా నుండి ఎలా ప్రారంభించవచ్చో లక్షణాలను మరియు సంబంధాలను సెట్ చేసి ఆపై రిలేషనల్ స్కీమాలోకి ప్రవేశించి సాధ్యమయ్యే కార్యాచరణ ఆధారపడటాన్ని పరిశీలించి దాన్ని మెరుగుపరచండి మీ ప్రశ్న చేయవలసిన అవసరాలు ఏమిటో కూడా పరిశీలించండి మరియు తుది శుద్ధి చేసి స్కీమాకు రండి కాబట్టి మనము మాట్లాడిన మరియు ఇతరులు అడిగిన వివిధ ప్రశ్నలను ఇప్పుడు దీనిపై కోడ్ చేయవచ్చు కాని మీకు ఒక వ్యాయామంగా దయచేసి ఆ ప్రశ్నలను కోడింగ్ చేయడానికి ప్రయత్నించండి మరియు మీరు దీన్ని ఎలా చేయాలో నేర్చుకోగలుగుతారు మరియు నేను ఈ ఆఫ్లైన్లో కొన్ని అనుబంధ సమాచారాన్ని కూడా సరఫరా చేయడానికి ప్రయత్నిస్తాను